TALE యొక్క మాడ్యూల్ 1 లో యూనిట్ 2 కు స్వాగతం ఈ యూనిట్లో మనం విద్య మరియు బోధన అనే పదాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము మొదటి యూనిట్లో మనం ఏమి చేసాము అక్రెడిటేషన్ ప్రమాణాలకు అనుగుణంగా కళాశాల లేదా కళాశాలలోని ఏదైనా శాఖ వారికి సంబంధించిన ప్రోగ్రామ్ లేదా ప్రోగ్రామ్లను రూపకల్పన చేసి నిర్వహించాల్సిన అవసరం ఉందని మేము చాలా స్పష్టంగా చెప్పాము కనుక ఇది ఇకపై ఒక నిర్దిష్ట విద్యార్ధి లేదా ఒక విషయం ఆధారంగా ఒక కోర్సును రూపొందించడం లేదు ఇది దాని కంటే చాలా ఎక్కువ పేర్కొన్న అనేక ఫలితాలను సాధించడానికి దాని కార్యకలాపాలను మరియు ప్రణాళిక నిర్వహించాలి మేము చెప్పినది అదే మనం ఈ ప్రత్యేక అవసరాన్ని బలోపేతం చేస్తూనే ఉంటాము మంచి ఇంజనీర్ అవ్వడానికి ఇంజనీరింగ్ శాస్త్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాల గురించి మంచి జ్ఞానం కలిగి ఉండటంతో పాటు ఇతరమైన చాలా ముఖ్యమైన లక్షణాలు కూడా ఉన్నాయని మనం గ్రహించాము ఇతర అవసరాలు మనం వాటిని వృత్తిపరమైన అవసరాలుగా విస్తృతంగా వర్గీకరించవచ్చు మరియు ఇంజనీరింగ్ శాస్త్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క మంచి జ్ఞానం క్రమశిక్షణా అవసరాలు కాబట్టి గ్రాడ్యుయేటింగ్ ఇంజనీర్కు క్రమశిక్షణ మరియు వృత్తిపరమైన అవసరాలు రెండూ ముఖ్యమైనవి ఇప్పుడు ఈ ప్రత్యేక యూనిట్ 2 కి వస్తున్నప్పుడు ఫలితం "విద్య" మరియు "బోధన" అనే సుపరిచితమైన పదాలకు తిరిగి ప్రవేశపెట్టబడుతుంది మనం మొదటి యూనిట్లో చెప్పినట్లుగా "విద్య" మరియు "బోధన" ముఖ్యంగా ఉపాధ్యాయులకు 2 సుపరిచితమైన పదాలు ఎందుకంటే అది వారి వృత్తి కానీ ఆ పదాలను అధికారికంగా తిరిగి ప్రవేశపెట్టడం అవసరం మరియు అది ఈ ప్రత్యేక యూనిట్ యొక్క ప్రధాన లక్ష్యం అవుతుంది దాని విస్తృత కోణంలో విద్య అనేది వ్యక్తి యొక్క ఆలోచన పాత్ర లేదా శారీరక సామర్థ్యంపై ప్రభావం చూపే ఒక వ్యక్తి చేసే ఏ విధమైన అనుభవాన్ని లేదా ఏదైనా కార్యాచరణను సూచిస్తుంది అలాంటిదే ఏదైనా విద్యగా పరిగణించబడుతుంది మరియు ఈ కోణంలో విద్య ఎప్పటికీ ముగుస్తుంది మనం నిరంతరం బయటి ప్రపంచంతో సంభాషిస్తున్నాము బయటి సంఘటనలపై వ్యవహరిస్తున్నాము మరియు మనం గమనిస్తున్నాము మరియు వారందరికీ ఈ అనుభవాలు ఉంటాయి ఇది మనపై కొంత ప్రభావం చూపుతుంది ఈ మేరకు విద్య నిజంగా అంతం కాదు మరియు అది మన జీవితమంతా నడుస్తుంది విద్య దాని సాంకేతిక కోణంలో సమాజం ఉద్దేశపూర్వకంగా దాని "సాంస్కృతిక వారసత్వాన్ని" ప్రసారం చేసే ప్రక్రియ సాంస్కృతిక వారసత్వం అనేది ఒక తరం నుండి మరొక తరం వరకు సేకరించిన జ్ఞానం విలువలు మరియు నైపుణ్యాలను సూచిస్తుంది ఇక్కడ ఈ సందర్భంలో విద్య మీరు ఉద్దేశపూర్వక అభ్యాసం అని పిలుస్తారు మరియు పాఠశాలలు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో ఉద్దేశపూర్వక అభ్యాసం జరుగుతుంది అంటే మీరు పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశించినప్పుడు లేదా ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్లోకి ప్రవేశించినప్పుడల్లా ప్రోగ్రామ్ను రూపొందించిన వారెవరైనా ఈ అభ్యాసకుడు నేర్చుకోవలసిన విషయాలు చెబుతారు కాబట్టి ఆ మేరకు ఇది అధికారిక విద్యా సంస్థలలో జరిగే ఉద్దేశపూర్వక అభ్యాసం ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రశ్న వస్తుంది కాబట్టి మీరు ప్రజలను తెలివిగా విద్యావంతులను చేయాలనుకుంటే మనం ఎలా అవతరించాలో వారికి అవగాహన కల్పించాలి విద్యార్థులు ఏమి నేర్చుకోవాలి అని ఎవరు నిర్ణయిస్తారు మరియు నిర్ణయం తీసుకునే ఈ ప్రక్రియలో మీరు మొత్తం ప్రశ్నలను చూస్తారు మరియు మనం దీనిని విద్య యొక్క తత్వశాస్త్రం అని పిలుస్తాము కాబట్టి ఏమి చదువుకోవాలో తెలుసుకోవటానికి జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి మరియు ఎలాంటి జీవితం ఉండాలి అని అడగడం అవసరం విద్యను తాత్వికంగా పరిగణించటానికి ఇది అవసరం అవుతుంది మరియు విద్యా తత్వశాస్త్రం ముఖ్యంగా విద్యకు అధికారిక తత్వశాస్త్రం యొక్క అనువర్తనంతో సంబంధం కలిగి ఉంటుంది అధికారిక తత్వశాస్త్రం అడిగే అదే ప్రశ్నలు విద్యా తత్వశాస్త్రం అదే ప్రశ్నను ప్రత్యేకంగా విద్యకు సంబంధించి అడుగుతుంది ఇప్పుడు మనం విద్య యొక్క తత్వశాస్త్రంతో వివరంగా వ్యవహరించబోవడం లేదు అవసరమైనది ఏమిటంటే మనం కొన్ని విద్యా తత్వశాస్త్రం యొక్క గొడుగు కింద పనిచేస్తున్నట్లు మనకు తెలియదు లేదా తెలియకపోవచ్చు విస్తృతంగా తత్వాలను కింద విధంగా వర్గీకరించవచ్చు మళ్ళీ ఈ వర్గీకరణ సార్వత్రిక వర్గీకరణ కాదు ప్రజలు దానితో విభేదించవచ్చు కాబట్టి నేను దానిని తత్వశాస్త్రం యొక్క ఒక అనుకూలమైన వర్గీకరణ అని పిలుస్తాను అవి ఆదర్శవాదం వాస్తవికత వ్యావహారికసత్తావాదం అస్తిత్వవాదం మరియు విశ్లేషణ ఒకదాని యొక్క ఉదాహరణ ఇవ్వడం తప్ప మనం ప్రతి దాని వివరాల లోకి వెళ్ళడం లేదు మరియు ఆ నమూనాను మనం "వ్యావహారికసత్తావాదం" అని పిలుస్తాము వ్యావహారికసత్తావాదం"pragmatism అంటే ఏమిటంటే తత్వశాస్త్రం యొక్క ఒక పాఠశాల కాబట్టి దాని కింద విద్యా తత్వశాస్త్రం ఎలా ఉంటుంది అన్నింటిలో మొదటిది వ్యావహారికసత్తావాదం ఇది ఆచరణాత్మక మరియు ప్రయోజనకరమైన తత్వశాస్త్రం అన్ని సమయాల్లో నిజం అయ్యే ఆలోచనల వ్యవస్థ లేదు ఇది వ్యావహారికసత్తావాదం చేత చేయబడిన ఒక ఊహ దీనితో చాలా భారతీయ తత్వశాస్త్ర పాఠశాలలు అంగీకరించవు వ్యావహారికసత్తావాదులు వ్యక్తి యొక్క ఆప్టిట్యూడ్స్ మరియు సామర్ధ్యాల ప్రకారం విద్యను కోరుకుంటారు వ్యక్తి గౌరవించబడాలి మరియు అతని అభిరుచులు మరియు సామర్థ్యాలను తీర్చడానికి విద్యను ప్లాన్ చేయాలి ఇది అన్ని బోధన మరియు అభ్యాసానికి ప్రాతిపదికగా కార్యాచరణను చేస్తుంది మీరు వ్యావహారికసత్తావాద పాఠశాలలో పనిచేస్తుంటే అన్ని బోధన మరియు అభ్యాసాలకు కార్యాచరణ ఆధారం అంటే ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఇద్దరూ ఉండాలి లేదా కార్యకలాపాల్లో పాల్గొనాలి మరియు వినడం లేదా మాట్లాడటం వంటి ఒక చర్య కాదు కాబట్టి ఇది తత్వశాస్త్రం యొక్క ఒక పాఠశాల లేదా మీరు అంగీకరిస్తున్నారా లేదా మీరు ఒక నిర్దిష్ట తత్వశాస్త్రం కింద పనిచేయాలనుకుంటున్నారా అని నిర్ణయించుకోవాలి ఉన్నత విద్య విషయానికి వస్తే ఉన్నత విద్య యొక్క లక్ష్యాలు పాఠశాల విద్యలో జరిగే విధంగా ఉండకూడదు మరియు విశ్వవ్యాప్తం కాదు ఎందుకంటే విద్యా తత్వశాస్త్రం పాఠశాల విద్య విషయానికి వస్తే మీకు విస్తృత పాఠశాలలు ఉన్నాయి మీరు ఎలాంటి వ్యక్తికి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు మరియు ఉన్నత విద్య స్థాయిలో లక్ష్యాలు సార్వత్రికమైనవి కావు అవి చాలా నిర్దిష్టంగా మారడం ప్రారంభిస్తాయి విశ్వవిద్యాలయాలు కార్యక్రమాలను అందించే కళాశాలలు "లక్ష్యాలను" గుర్తిస్తాయి మరియు మనం వాటిని "ప్రోగ్రామ్ ఫలితాలు" అని పిలుస్తాము మన విషయంలో కొన్ని ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ నిర్వచించింది కొన్ని ఫలితాలు ప్రోగ్రామ్ అందించే విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలలు నిర్ణయించాల్సి ఉంటుంది ప్రొఫెషనల్ కోర్సుల విషయంలో జాతీయ స్థాయి అక్రిడిటింగ్ ఏజెన్సీలు కార్యక్రమ ఫలితాలను అందించే విభాగానికి కొంత స్వేచ్ఛతో ప్రోగ్రామ్ ఫలితాలను గుర్తిస్తాయి NAAC విషయంలో మీరు ప్రొఫెషనల్ డిగ్రీలు కాకుండా సాధారణ ప్రోగ్రామ్లుగా మనం పిలుస్తున్నట్లుగా ప్రోగ్రామ్ ఫలితాలు ఏమిటో NAAC నిజంగా గుర్తించలేదు ఇది విశ్వవిద్యాలయం లేదా కళాశాల అందించే కళాశాల దాని స్వంత ప్రోగ్రామ్ ఫలితాలను గుర్తించాల్సి ఉంటుంది శాస్త్రాలు మానవీయ శాస్త్రాలు సాంఘిక శాస్త్రాలు మరియు ఇతరత్రా 3 సంవత్సరాల డిగ్రీ కార్యక్రమాల వంటి సాధారణ కార్యక్రమాలుగా మనం పిలిచే వాటిని అందించే సంస్థలకు NAAC క్రింద ఇవ్వబడిన స్వేచ్ఛ ఇది కాబట్టి ఉన్నత విద్య స్థాయిలో తాత్విక ప్రశ్నలు నేను తక్కువ ప్రాముఖ్యతనివ్వను కానీ అవి కొంత అర్థంలో అవి ఇప్పటికే పరిష్కరించబడ్డాయి మరియు అక్రెడిటింగ్ ఏజెన్సీ నిర్వచించిన ప్రోగ్రామ్ ఫలితాల సమితిలోకి అనువదించబడతాయి తదుపరి పదం "బోధన" విషయానికి వస్తే బోధన అనేది జ్ఞానం నైపుణ్యాలు మరియు విలువలను సంపాదించడానికి ఇతరులకు సహాయపడే ప్రక్రియ పరిమితమైన విద్య యొక్క తత్వశాస్త్రం ద్వారా లేదా నిర్దిష్ట సాంకేతిక లేదా కార్యక్రమాలను పర్యవేక్షించే అక్రెడిటింగ్ ఏజెన్సీ ద్వారా ఏ జ్ఞానం నైపుణ్యాలు మరియు విలువలు ఇవ్వాలి లేదా నిర్ణయించబడతాయి లేదా నిర్ణయించబడతాయి గుర్తించబడిన జ్ఞానం నైపుణ్యాలు మరియు విలువలను సంపాదించడానికి ఇతరులకు సహాయపడే ప్రక్రియ "బోధన" అంతేకాకుండా "బోధన" అనేది ప్రజల అవసరాలు అనుభవాలు మరియు భావాలను అర్ధం చేసుకొని పరిష్కారం చూపే ప్రక్రియ మొదట ప్రజల అవసరాలు అనుభవాలు మరియు భావాలను అర్థంచేసుకోవాలి మరియు తరువాత జోక్యం చేసుకోవడం ద్వారా వారు మిస్టర్ స్మిత్ చెప్పినట్లుగా గుర్తించబడిన ఏవైనా ప్రత్యేకమైన విషయాలను నేర్చుకుంటారు ఇప్పుడు ఈ జోక్యాలు ఏమిటి ఒక ఉపాధ్యాయుడు ఏమి బోధించాడు జోక్యం ఏమి జరుగుతుంది ఎలాంటి జోక్యం సాధారణంగా విద్యార్ధి జోక్యం చేసుకోవడం అనేది ప్రశ్నించడం వినడం సమాచారం ఇవ్వడం లేదా సమాచారాన్ని బదిలీ చేయడం మరియు కొన్ని దృగ్విషయాలను వివరించడం నైపుణ్యం లేదా ప్రక్రియను ప్రదర్శించడం పరీక్షించడం అర్థం చేసుకోవడం మరియు సామర్థ్యాన్ని ప్రదర్శించడం మరియు అభ్యాస కార్యకలాపాలను సులభతరం చేయడం వంటి వాటి రూపంలో ఉంటుంది గమనిక తీసుకోవడం చర్చ అప్పగించడం రాయడం మరియు అనుకరణలు కొన్ని ఉదాహరణలు కాబట్టి జోక్యాలు ఇందులో ఉంటాయి మరియు ఉపాధ్యాయుడు వీటి యొక్క ఉపసమితిని ఒక రకమైన బదిలీకి లేదా విద్యార్థులకు జ్ఞానం నైపుణ్యాలు మరియు విలువలను పొందటానికి వీలు కల్పిస్తుంది బోధన అంటే అదే ఇప్పుడు మనం బోధన నమూనాలు అని పిలుస్తాము బోధనా నమూనాలు నేర్చుకోవటానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఉపాధ్యాయులకు సహాయపడవచ్చు మరియు అవి నేర్చుకోవడం కేంద్రీకృత విద్యా అనుభవాలను ప్లాన్ చేయడానికి ఉపాధ్యాయులకు సహాయపడవచ్చు కొత్త మరియు మెరుగైన రూపాల అభివృద్ధిని మరియు విద్యకు అవకాశాలను ప్రేరేపిస్తాయి ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఒక నిర్దిష్ట సందర్భంలో విద్యార్థులతో ఎలా జోక్యం చేసుకోవాలనుకుంటున్నాడో కూడా మీరు మళ్ళీ అందులో కొన్ని ఊహలు ఉన్నాయి కాబట్టి ఆ ఊహలు బోధన యొక్క వివిధ నమూనాలకు దారి తీస్తాయి మరోసారి మనం బోధన నమూనాల వివరాలలోకి వెళ్ళడం లేదు అది ఒకటి లేదా రెండు ప్రత్యేక కోర్సులు అవుతుంది బోధనా నమూనాల కుటుంబాలు ఉన్నాయి వీటిని మేము సమాచార ప్రాసెసింగ్ కుటుంబం అని పిలుస్తాము దీన్ని కుటుంబంగా ఎందుకు పిలవాలనుకుంటున్నాము ప్రతి కుటుంబంలో మళ్ళీ 5 6 కొన్నిసార్లు 8 బోధనా నమూనాలు అందుబాటులో ఉన్నాయి మరియు అవన్నీ ప్రయోగాలు చేయబడ్డాయి ఈ విషయం బోధనా నమూనాల యొక్క బోధనా నమూనా విషయం చాలా పాతది దీనిపై మొత్తం సాహిత్యం ఉంది మరియు మీకు సమాచార ప్రాసెసింగ్ కుటుంబం వ్యక్తిగత కుటుంబం సామాజిక కుటుంబం మరియు ప్రవర్తనా వ్యవస్థ కుటుంబం ఉన్నాయి కాబట్టి మీకు బోధనా నమూనాల సమూహం ఉంది మరియు ఈ ప్రత్యేకమైన బోధనా నమూనా యొక్క ఈ ఎంపిక పాఠశాల స్థాయిలో మరింత ముఖ్యమైనది అవుతుంది కాబట్టి మనం ప్రతి కుటుంబం కింద ఉన్న మోడళ్ల వివరాలను తెలుసుకోబోవడం లేదు ప్రవర్తనా కుటుంబ నమూనా కింద ప్రజలు విలియం గ్లాసర్ యొక్క మోడల్ను వర్గీకరించినప్పటికీ మీరు గ్లాసర్ యొక్క మోడల్ను ఎందుకు ఎంచుకున్నారో మీరు సాధారణ నమూనా అని మీరు భావిస్తే మనం కోర్సు డిజైన్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమి చేయబోతున్నామో దానికి చాలా దగ్గరగా వస్తుంది మేము ADDIE మోడల్ గురించి మాట్లాడటం మరియు ఇది చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం గ్లాసర్ మోడల్ ఆఫ్ టీచింగ్ యొక్క లక్షణాలను వివరిస్తాము ఇప్పుడు ఇది 4 దశలను కలిగి ఉంటుంది ప్రవర్తనా పరంగా పేర్కొన్న బోధనా లక్ష్యాలు ఈ ప్రవర్తనా పదాలు ఏమిటి అంటే విద్యార్థి ఒక అభ్యాస యూనిట్ చివరిలో ఏమి చేయగలరు కాబట్టి మీరు ఎలా ప్రవర్తించాలి మీరు చేయగలిగే పనులు ఏమిటి కాబట్టి మీరు పిలవాలనుకుంటే బోధనా లక్ష్యాలు అభ్యాస లక్ష్యాలు కాబట్టి ప్రవర్తనా పరంగా పేర్కొనబడ్డాయి ఆపై విద్యార్థుల ప్రవేశ ప్రవర్తన గురించి మీరు చాలా స్పష్టంగా ఉండాలి 4 వ తరగతి విద్యార్థికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్పై నా కోర్సును నేర్పించలేను నేను ఏదైనా నేర్పించినప్పుడు నా కోర్సులో ప్రవేశించే విద్యార్థికి ఏదో తెలుసుకోవాలని అవసరమైన నేపథ్యం లేదా మనం పిలిచేటప్పుడు అవసరమైన అవసరాలు ఉండాలని నేను ఆశిస్తున్నాను విద్యార్థుల ప్రవర్తనలోకి ప్రవేశించని విధంగా మీ ఫలితాలను పేర్కొనడంలో అర్థం లేదు మరియు కొన్నిసార్లు ప్రవేశించే ప్రవర్తన మీ కోర్సుకు చిన్నవిషయం కావచ్చు ఎందుకంటే వారికి ఇది చాలావరకు తెలుసు లేదా మీరు ఎంచుకున్న బోధనా లక్ష్యాలకు మరియు విద్యార్థుల ప్రవేశ స్థాయికి మధ్య అంతరం ఉండవచ్చు కాబట్టి రెండూ ఆమోదయోగ్యం కాదు కాబట్టి విద్యార్థుల ప్రవేశ ప్రవర్తన ఏమిటో ఒక కోర్సు కోసం ప్రణాళికలో చాలా స్పష్టంగా ఉండాలి ప్రవేశించే ప్రవర్తన నుండి మీ విద్యార్థులు పేర్కొన్న లక్ష్యాలను సాధించాలని మీరు కోరుకుంటారు మరియు పేర్కొన్న లక్ష్యాల వైపు వెళ్ళడానికి వీలు కల్పించే బోధనా విధానాలను మీరు ఇప్పుడు గుర్తించారు ఆపై ఆ పని చేసిన తరువాత గురువు లేదా బోధకుడు జోక్యం చేసుకోవడాన్ని మీరు పిలుస్తారు ఆపై వారు ఎంతవరకు సాధించారో మీరు కొలవాలనుకుంటున్నారు బోధనా లక్ష్యాలు సాధించబడ్డాయి అవి ఎంతవరకు సాధించబడ్డాయి లేదా సాధించాయో తెలుసుకోవడానికి మీకు మార్గం లేకపోతే తరగతి గదిలో మీరు చేసిన పనులకు ఏమైనా అర్ధమేనా లేదా చివరికి విద్యార్థికి ఏదైనా తెలుసా అని మాకు తెలియదు కాబట్టి పనితీరు ఉంది పనితీరు అంచనా ఉంది అంటే విద్యార్థి పేర్కొన్న లక్ష్యాలను ఎంతవరకు సాధించాడో నేను అంచనా వేయగలగాలి అవి విస్తృతంగా 4 దశలు మేము ఈ 4 దశలను కొన్నింటిలో చూస్తాము బహుశా వేర్వేరు పరిభాషను ఉపయోగించడం మనం కోర్సును రూపకల్పన చేస్తున్నప్పుడు కనిపిస్తూనే ఉంటుంది ఉదాహరణకు మాడ్యూల్ 1 లో ప్రవర్తన పరంగా బోధనా లక్ష్యాలను ఎలా వ్రాయాలి అనే దాని పై ప్రధాన దృష్టి ఉంటుంది ఏదేమైనా ఈ నమూనా యొక్క విజయం లక్ష్యాల సూత్రీకరణ సరైన వ్యూహాల ఉపయోగం మరియు మూల్యాంకనం యొక్క పద్ధతులు వంటి నైపుణ్యాల పరంగా గురువు యొక్క సామర్థ్యం మరియు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడే ఏమి జరుగుతుందో ఉపాధ్యాయులందరూ ఒకేలా ఉండరు వారి నేపథ్యం ఆధారంగా వారికి వారి స్వంత ప్రాధాన్యతలు ఉన్నాయి మరియు ఉపాధ్యాయులందరూ ఒకే విషయాన్ని బోధించడం లేదు కాబట్టి ఏ విధమైన బోధనా విధానాలు మరియు మీరు ఏ విధమైన లక్ష్యాలను సాధించవచ్చో నిర్ణయించే విషయం యొక్క కొన్ని లక్షణాలు ఉన్నాయి బోధనా లక్ష్యాలను సాధించగలరని నిర్ధారించడానికి మీకు ఏ విధమైన వనరులు అవసరమో సందర్భం మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది గ్లాసర్ యొక్క బోధనా నమూనా మనం మాట్లాడుతున్నదానికి చాలా దగ్గరగా ఉందని నేను భావిస్తున్నాను దీనిని మనం బోధనా మోడల్ బోధనా వ్యవస్థ రూపకల్పన నమూనా మరియు ADDIE నమూనా అని పిలుస్తాము ఇప్పుడు ఈ ప్రత్యేక యూనిట్ యొక్క అసైన్మెంట్లకు వద్దాము ఈ అసైన్మెంట్ల ప్రణాళిక విద్యా బోధన యొక్క అనేక లక్షణాలను నిజంగా ఈ దశలో వాటిని ప్రావీణ్యం చేసుకోవాలి అని కాకుండా విద్య మరియు బోధన అనే ఈ రెండు పదాల గురించి మాట్లాడటం మన ఉద్దేశ్యం కాదు మనం తరువాతి మాడ్యూల్లో సాధారణంగా ఉపయోగించే మరో మూడు పదాల గురించి కూడా మాట్లాడుతాము కానీ ఈ రెండు పదాలకు సంబంధించి అభ్యాసకుడు సాహిత్యాన్ని అన్వేషించడానికి కొంత సమయం వ్యచ్చిస్తే తద్వారా ఈ రెండు పదాలు మీకు ప్రత్యేకమైనవి కాబట్టి అసైన్మెంట్ ఏమిటంటే మీరు ఉన్నత విద్య యొక్క తత్వశాస్త్రంతో ఎందుకు శ్రద్ధ వహించాలో మీ కారణాలను తెలియజేయండి మీ స్వంత కారణాలు చెప్పండి కొన్ని స్టేట్మెంట్లలో కావచ్చు కొన్ని వాక్యాలలో తెలియజేయండి ఆపై మీరు ప్రస్తుతం బోధించే అంశానికి సహాయపడే బోధనా నమూనాను ఎంచుకోండి ప్రపంచవ్యాప్తంగా ఆచరించబడుతున్న అనేక వాటిల్లో అందుబాటులో ఉన్న ఏ విధమైన బోధన నమూనా ఉంది ఇది మీ పరస్పర చర్య యొక్క మొదటి దశలో మీరు కోరుకునే మోడల్ ఇది మీరు ఇష్టపడేది గరిష్టంగా 250 పదాలలో మీ ఎంపికకు సమర్థన రాయండి మరియు ఇంటర్నెట్లో పెద్ద మొత్తంలో సాహిత్యం ఉంది కాబట్టి సాహిత్యం కోసం శోధించడం సమస్య కాదు మీరు ఈ కోర్సుని చదివేటప్పుడు కొన్ని విషయాలు మీకు అందుబాటులో ఉంటాయి మీరు అన్వేషించగల ఇంటర్నెట్ లింక్లను మీకు అందిస్తుంది తదుపరి యూనిట్లో ప్రస్తుత యూనిట్ లోని పదాలను నేర్చుకోవడం అంచనా వేయడం మరియు బోధించడం వంటి సుపరిచితమైన పదాలను తిరిగి ప్రవేశపెడుతుంది మంచి అభ్యాసాన్ని సులభతరం చేయడంలో అసెస్మెంట్ యొక్క కేంద్రీకృతతను కూడా మేము ప్రత్యేకంగా నొక్కిచెప్పాము మేము ఈ పదాలను మరియు ఈ భావనను తదుపరి మాడ్యూల్లో అన్వేషిస్తాము శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు